ట్రాన్స్క్రిప్షన్ "ది డీకోడింగ్ మెకానిజం" ఈ వరుస వీడియోలకు పునః స్వాగతం ఈరోజు మనం జీవశాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం అదేమిటంటే మన దైనందిన జీవితంలో మరియు మన శరీరంలోని ప్రతి కణంలో DNAలో నిక్షిప్తమైన ఏదైనా సమాచారం ఎలా చదవబడుతుంది మరియు వివరించబడుతుంది అని ఈరోజు మరియు తరువాత వీడియో లో కూడా ఈ డీకోడింగ్ మెకానిజం గురించే నేను చెప్పబోతున్నాను ఈ పాఠ్యాంశం యొక్క సంభావిత అవగాహన కోసం నేను చాలా వివరాలను క్లుప్తంగా వివరించబోతున్నాను నేను ప్రేక్షకులను అనవసరమైన మరియు విపరీతమైన యాంత్రిక సమాచారంతో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మనం ఈ విషయాన్ని పైపైనే తెలుసుకుంటున్నాము కానీ DNA సమాచారం ఎలా చదవబడుతుంది ఎలా డికోడ్ చేయబడుతుంది మరియు ఎలా వివరించబడుతుంది ఆ తరువాత అది ఎక్కడికి దారి తీస్తుంది అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది స్పష్టంగా మన కణంలో పని చేసే గుర్రాలు ఏర్పడటానికి దారితీస్తుంది ఇవి ప్రోటీన్లు తప్ప మరేమీ కాదు ఇప్పుడు వాటిలో ప్రోటీన్ ఒకటి మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం ఈ ప్రత్యేక వీడియోలో ప్రోటీన్లకు కట్టుబడి ఉంటాము మన కేంద్రకంలో నిండి ఉన్న DNA ఒక పెద్ద సూచన పట్టిక లాంటిదని మీరు అనుకోండి ఇప్పుడు ఈ సూచన పట్టికలో సమాచారం మొత్తం జాబితాలు గా చేర్చబడి ఉంటుంది అవసరమైనప్పుడల్లా ఇందులో సంబంధిత సూచనలను గుర్తుపట్టి చదివి దానిని ఉత్పత్తి కింద మార్చడానికి అవసరమయ్యే ఒక యంత్రాంగం ఉండాలి ఇప్పుడు మనం సెంట్రల్ డోగ్మా ఆఫ్ బయాలజీ అనే దాంతో ప్రారంభిద్దాం ఈ సెంట్రల్ డోగ్మా ప్రకారం మన సమాచారం మొత్తం అంటే మన జెనటిక్ మెటీరియల్ మొత్తం DNA లో దాచబడి ఉంటుంది ఇందువల్ల నేను చెప్పినట్టుగా దీనిని మనం ఒక సూచన పట్టికగా భావించవచ్చు ఇప్పుడు DNAలో నిల్వ చేయబడిన సూచనలు RNAలోకి కాపీ చేయబడతాయి ఉదాహరణకి మన దగ్గర రకరకాల వంటల చేసే పద్ధతులున్న ఒక సూచన పట్టిక ఉందని అనుకుందాం ఇప్పుడు మనం ఇందులోంచి ప్రత్యేకించి తయారుచేయడానికి ఒక పద్ధతిని ఎంచుకోవాలి అనుకుందాం ఉదాహరణకు ఒక ప్రోటీన్ తయారీ మనకు తెలియాలి ఇప్పుడు సూచనా పట్టిక నుండి ఈ పద్ధతిని క్యూ కార్డుల మీదకు నకలు తీయాలి అనుకుందాం ఈ RNA ఒక క్యూ కార్డ్ లాంటిది దీని మీద నిర్దిష్ట ప్రోటీన్ యొక్క సంశ్లేషణ కోసం అవసరమయ్యే తయారీ పద్ధతిని రాసుకోవచ్చు ఇది DNA నుండి RNA కు సమాచారం చేరవేసే పద్ధతి ఇప్పుడు RNA దగ్గర మొత్తం సమాచారం ఉంటుంది యూకార్యోట్స్ లో అయితే ఇది ఈ సమాచారాన్ని కేంద్రకం నుండి కణ ద్రవ్యం వరకు అంటే న్యూక్లియస్ నుండి సైటోప్లాజం వరకు చేరవేస్తుంది ప్రోకార్యోట్లు లో ఇది ఎలా ఉంటుందో తరువాత తెలుసుకుందాం ఈ క్యూ కార్డ్ ను వంటవాడు చదివి ప్రోటీన్ తయారీ కు అవసరమయ్యే పదార్థాలన్నీ దగ్గరకు చేరుస్తాడు అలా తయారయిన ఈ ప్రోటీన్ తుది ఉత్పత్తి ఇందులో మొదటి స్టెప్ లో సూచనలు చదివి న్యూక్లియస్ నుండి సైటోప్లాజం వరకు చేరవేసిన ప్రత్యేకమైన RNA ను mRNA అని అంటారు RNA లో వివిధ రకాలైన జాతులు ఉన్నాయి DNA నుండి RNA కు బదిలీ అయ్యే ఈ ప్రక్రియను ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు తరువాత RNA లో ఉన్న సమాచారం మొత్తం డికోడ్ అయ్యి అర్థం చేసుకొని ప్రోటీన్ అవసరమయ్యే మొత్తం పదార్థాలన్ని దగ్గరకు వస్తాయి డీకోడ్ చేసి వాస్తవంగా ప్రోటీన్ తయారు చేసే ప్రక్రియను ట్రాన్స్లేషన్ అని అంటారు ఈరోజు వీడియోలో మనం ట్రాన్స్క్రిప్షన్ గురించి తెలుసుకుందాం ట్రాన్స్లేషన్ గురించి తదుపరి వీడియోలో చర్చిద్దాం ప్రోటీన్ ఏర్పడటానికి కావలసిన పదార్థాలు ఏమిటి మనకు ఖచ్చితంగా కావలసినది రాయబారి RNA అంటే మెసెంజర్ RNA ఇప్పుడు ఈ పదార్థాలన్నింటిని దగ్గరకు తీసుకొని వచ్చే వంటవాడిగా సైటోప్లాజం లో ఉండే రైబోజోమ్ లను అనుకోవచ్చు ప్రోటీన్ల సంశ్లేషణ కూడా జరిగే ఒక ప్రదేశం అయిన యూకారియోటిక్ కణాలలో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్పై కూడా ఉండే రైబోజోమ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కావలసినది mRNA లు ఇంకా రైబోజోమ్లు వంట వారైన ఈ రైబోజోమ్లు mRNA లో ఉండే సమాచారాన్ని చదివి ఇతర పదార్థాలైన ఎమైనో ఆమ్లాలను తీసుకొని వస్తాయి మీరు మీ బయో మాలిక్యూల్స్ క్లాసులో చదివినట్టుగా ఎమైనో ఆమ్లాలను ప్రోటీన్ల యొక్క బిల్డింగ్ బ్లాక్స్ గా చెప్పుకోవచ్చు ఈ ఎమైనో ఆమ్లాలు వంట వారి దగ్గరకు మరొక రకమైన RNA ద్వారా అంటే ఇక్కడ tRNA ద్వారా చేర్చబడతాయి వీటి గురించి మనం తరువాత ట్రాన్స్లేషన్ పాఠ్యాంశంలో తెలుసుకుందాము ప్రస్తుతానికి మనం ఈ ట్రాన్స్క్రిప్షన్ పద్ధతిపై దృష్టి పెడదాము కాబట్టి ట్రాన్స్క్రిప్షన్లో DNAలో ఉన్న సమాచారం చదవబడి RNA అణువుపైకి కాపీ చేయబడుతుంది ఆపై RNA అణువు న్యూక్లియస్ నుండి బయటకు వచ్చి సైటోప్లాజంలోకి వెళుతుంది ఇప్పుడు మనం DNA లో సమాచారం ఎక్కడ దాచి వేయబడుతుందో తెలుసుకుందాం ఇప్పుడు దీన్ని మనం పొడవైన సరళమైన విడదీయబడిన DNA అణువు అని అనుకుందాం ఈ DNA అణువులో సమాచారాన్ని చేరవేయటానికి ఒక వరుస క్రమంలో కొన్ని ప్రత్యేకమైన విభాగాలు ఉంటాయి సులువైన పదాల్లో చెప్పాలంటే ఇవి సమాచారాన్ని భద్రపరిచే ప్రత్యేకమైన ఫైల్లు మరియు ఫోల్డర్లు లాంటివి ఒక నిర్దిష్ట లక్షణం ప్రతి ట్రెయిట్ ని కోడ్ చేస్తుంది ఉదాహరణకు ఇక్కడ నుండి ఇక్కడికి ఈ మొత్తం సెట్లో సమాచారాన్ని కోడింగ్ చేసే న్యూక్లియోటైడ్ల విస్తరణ ఉందని అనుకుందాం ఇది ప్రోటీన్ 1 సంశ్లేషణ కోసం అని అనుకుందాం కాబట్టి ఆ సమాచారం DNA యొక్క విస్తరణలో కోడ్ చేయబడింది దీనిబట్టి DNA యొక్క ప్రతి స్ట్రెచ్ ఒక నిర్దిష్ట లక్షణానికి కోడ్ చేస్తుంది ఈ సందర్భంలో మనం ప్రోటీన్ల గురించి మాట్లాడుతున్నాము కానీఇది tRNA కోసం కోడింగ్ చేసే లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి నిర్దిష్ట లక్షణాలు మరియు లక్షణాల కోసం కోడింగ్ చేస్తున్న DNA యొక్క ఈ విభాగాలు వారసత్వంగా ఉండాలి అవి ఒక తరం నుండి మరొక తరానికి అందించబడాలి నిర్దిష్ట సమాచారాన్ని కలిగి ఉండే ఈ ప్రాథమిక యూనిట్ని "జన్యువు" అని పిలుస్తారు అంతేకాక ప్రతి జన్యువుకు ఒక విభాగం ఉంటుంది ఇది మీరు కోడ్ను ఎక్కడ నుండి చదవడం ప్రారంభించాలో ఇంకా కోడ్ని ఎక్కడ నుండి కాపీ చేయడం ప్రారంభించాలో నిర్ణయిస్తుంది కాబట్టి నేను మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని ఇచ్చి ప్రారంభ పేజీ నుండి కాపీ చేయడం ప్రారంభించండి అని చెబితే మీరు దానిని ఎక్కడ నుండి కాపీ చేయడం ప్రారంభించాలో తెలుసుకోవాలి ఎక్కడ నుండి అయితే జన్యువును ఇక్కడ నుండి కాపీ చేయవచ్చని సూచనను ఇస్తుందో ఆ భాగాన్ని ప్రమోటర్ అని అంటారు అదేవిధంగా జన్యువు అంతమవుతుంది ప్రత్యేక రెసిపీ యొక్క కోడ్ మెసేజ్ ఒక ప్రత్యేక స్థానం దగ్గర అంతమవుతుంది అవి అంతం అయ్యే ఈ ముగింపు స్థానాన్ని టెర్మినేటర్ అని అంటారు కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ సమయంలో DNA వదులుగా ఉంటుంది మరియు క్రోమాటిన్ వదులుగా ఉంటుంది ఇంకా వాటి ప్రమోటర్ కూడా అక్కడే ఉంటుంది ఉదాహరణకు ఈ జన్యువు ముందుకు వెళ్లాలి మరియు దానిని RNA లోకి కాపీ చేయాలి RNA ద్వారా చదవబడాలి అంటే ఇక్కడ వ్రాయబడిన స్క్రిప్ట్ RNA అణువుగా తిరిగి వ్రాయబడుతుంది ఇక్కడ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే DNA లా కాకుండా RNA సింగిల్ స్ట్రాండ్గా ఉంటుంది కానీ DNA లాగే RNA కూడా DNAతో పరిపూరకతను చూపుతుంది ఇక్కడ ఈ DNAను తీసుకుంటే ఈ DNA మొదట విడిపోవాలి ఈ జన్యువు యొక్క ఈ విభాగం విడిపడాలి వేరుచేయడానికి హైడ్రోజన్ బంధాలు విచ్ఛిన్నం అవ్వాలి మరియు ఇక్కడ నుండి జన్యువు ను చదవాలి ఇప్పుడు ఈ విడిపోవడం జరగాలి మరియు చదవడం జరగాలి DNA ప్రతికృతిలో విడిపోవడం అనేది హేలీక్సెస్ ద్వారా జరుగుతుంది మరియు కాంప్లిమెంటరీతి ను ఆధారంగా చేసుకొని DNA పాలిమరేస్ అనే ఎంజైము న్యూక్లియోటైడ్ లను కలుపుతూ వస్తుంది అసలు ఈ కాంప్లిమెంటారీటీ అంటే ఏమిటి నేను చెప్పినట్లుగా DNAలో అడెనిన్ ఎల్లప్పుడూ థైమిన్తో జత పడుతుంది మరియు సైటోసిన్ ఎప్పుడు గ్వానైన్తో బేస్ పెయిర్గా ఏర్పడుతుంది అదే ఇప్పుడు RNA విషయంలో అడెనిన్ ఉన్న చోట థైమిన్ ఉండదు RNA విషయంలో థైమిన్కు బదులుగా యురేసిల్ ఉంటుంది అలాగే DNAలో చూసినట్లుగా సైటోసిన్ గ్వానైన్తో ఉంటుంది కాబట్టి పాటించాల్సిన నియమం ఇది ఒక్కటే మిగిలిన దానిలో ఎటువంటి మార్పు ఉండదు అది ఇప్పటికీ కాంప్లిమెంటారిటీ ని కలిగి ఉంటుంది రెండు తంతులను వేరుచేయడానికి హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం అవ్వాలి ఉదాహరణకు ఇక్కడ ఒక నిర్దిష్ట వరుసక్రమం ఉందని అనుకుందాం ఇక్కడ A ఉంది T ఉంది ఇంకా ఒక C ఒక G మళ్లీ ఒక G ఇంకా ఒక C అలాగే DNA మీద ఉన్న రెండవ వంతు మీద ఒక T ఒక A ఒక G ఇక్కడ అలాగే ఇక్కడ ఒక C ఎందుకంటే G ఎప్పుడూ కూడా C తో జత కడుతుంది అలాగే ఇక్కడ కూడా G C తో జత కడుతుంది ఇంకా ఇక్కడ ఒకG వస్తుంది ఇప్పుడు దీనికి ఒక మార్గాన్ని నిర్దేశిద్దాం ఉదాహరణకు ఈ తంతు 5 ప్రైమ్ అలాగే ఇక్కడ నుండి ఈ తంతు తిన్నగా 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ కు వెళుతుంది కాబట్టి సహజంగా రెండవ తంతు వ్యతిరేక సమాంతరంగా ఉండి ఇది 5 ప్రైమ్ అనుకుంటే ఇక్కడ నుండి 3 ప్రైమ్ కు వెళుతుంది కాబట్టి దీన్ని చదవబోయే ఏ ఎంజైమ్ అయినా ఇక్కడ ఎంజైమ్ కాపీ చేసి మళ్ళీ రాసే ఒక పెన్ను లాంటిది ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ లో ఈ ఎంజైమ్ సారూప్యత ని కలిగి ఉంటుంది కానీ సరిగ్గా అదే కాదు దీన్ని RNA పాలిమరేస్ అని అంటారు మొదటగా DNA పాలిమరేస్ లాగే దీనికి కూడా చదవడానికి ఒక టెంప్లేట్ కావాలి అదేవిధంగా రెండవ విషయం DNA పాలిమరేస్ లాగే ఇది రిబోన్యూక్లియోటైడ్లను జోడిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇవి డియోక్సిరిబోన్యూక్లియోటైడ్లు కావు ఇక్కడ మనం రిబోన్యూక్లియోటైడ్లను జోడిస్తున్నాము ఇది రిబోన్యూక్లియోటైడ్లను చదువుతుంది అంటే RNA గొలుసును 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో పాలిమరైజ్ చేస్తుంది ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్లలో ఎందుకు జరుగుతుందంటే ఫాస్ఫోడీస్టర్ బాండ్ ఏర్పడటం వలన జరుగుతుంది DNA పాలిమరేస్ మరియు RNA పాలిమరేస్కు మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే DNA పాలిమరేస్కు ఒక ప్రైమర్ ఉండాలి అది ఒక పునాదిని కలిగి ఉండి దానిపై డియోక్సిన్యూక్లియోటైడ్లను జోడించడం కొనసాగించాలి RNA పాలిమరేస్ల విషయంలో ఇది అవసరం లేదు ఆ కోణంలో RNA పాలిమరేస్ ఒక తెలివైన ఎంజైమ్ కాబట్టి ఇప్పుడు DNA నుండి mRNAకి మార్పిడి RNA పాలిమరేస్ చేస్తుంది ఇప్పుడు RNA పాలిమరేస్ ఎక్కడ కట్టుబడి ఉంటుంది RNA పాలిమరేస్ నిజానికి ప్రమోటర్గా పిలువబడే ప్రాంతానికి కట్టుబడి ఉంటుంది ఈ RNA పాలిమరేస్లు ప్రమోటర్తో కట్టుబడి ఉండటానికి అనుమతించే ప్రొటీన్లు ఎన్నో ఉన్నాయి వీటిని ట్రాన్స్క్రిప్షన్ కారకాలు అని అంటారు ఇప్పుడు గందరగోళాన్ని నివారించడానికి నేను వివిధ ట్రాన్స్క్రిప్షన్ కారకాల రకాల వివరాలను వివరించటం లేదు అవి ప్రొకార్యోట్ల కంటే యూకారియోట్లలో చాలా క్లిష్టంగా ఉంటాయి అయితే ఈ ట్రాన్స్క్రిప్షన్ కారకాలు RNA పాలిమరేస్ను ప్రమోటర్ పైకి వెళ్లి దానిపై ఎక్కి కూర్చోవడానికి సహాయపడతాయని గుర్తుంచుకోండి ఒకసారి ఇది ప్రమోటర్ పైకి ఎక్కి కూర్చున్న తర్వాత ఇది ప్రమోటర్ ప్రాంతం అని అనుకుందాం RNA పాలిమరేస్ దానిపై కూర్చుని ఆపై అది ఆ దిశలో కదలడం ప్రారంభిస్తుంది అది కదులుతున్నప్పుడు ఈ మధ్యవర్తి హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభించి ఈ 2 స్ట్రాండ్ల విభజనకు కారణమవుతుంది ఈ స్ట్రాండ్ టెంప్లేట్ స్ట్రాండ్ అవుతుంది ఎందుకంటే ఈ ప్రత్యేక స్ట్రాండ్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్లి ఆపై తెరవబడి 3 ప్రైమ్ నుండి 5 ప్రైమ్ ఎండ్లో నడుస్తోంది కానీ RNA పాలిమరేస్ లో స్ట్రాండ్ వ్యతిరేక సమాంతరంగా ఉండాలి మరియు అది అనుబంధంగా ఉండాలి RNA పాలిమరేస్ దీన్ని చదవడం ప్రారంభించాలి కాబట్టి ఈ స్ట్రాండ్ చదవడం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఇది విడిపోయి ఎక్కడ T ఎదురైనా ఇక్కడ మనం A రిబోన్యూక్లియోటైడ్ వస్తుంది ఇక్కడ A ఉంది కానీ దానికి థైమిన్ లేదు కాబట్టి అది యురేసిల్ను ఏర్పరుస్తుంది ఇది ఒక సైటోసిన్ ఒక గ్వానైన్ ఒక సైటోసిన్ మరియు ఇంకా ఇక్కడ గ్వానైన్ ఉండడం వలన మళ్లీ సైటోసిన్ ఏర్పాటు అవుతుంది ఇక్కడ ఇంకా విశ్లేషణ 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుండి RNA బయటకు వచ్చి ఇంకా బయటకు లాగడం మొదలుపెడుతుంది RNA పాలిమరేస్ ముందుకు వెళ్లే కొద్దీ మరింత విడివడి ఈ తంతును చదివి 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో రిబోన్యూక్లియోటైడ్ లను జత చేస్తూ ఉంటుంది ఇంకా ఈ రెండవ చివర నుండి mRNA కణం బయటకు వస్తుంది కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ చివరకు వచ్చేసరికి మన దగ్గర DNA ఉండి RNA పాలిమరేస్ కు కట్టుబడి ప్రమోటర్ ఉంది అది ఆ దిశ లో ముందుకు వెళుతూ కాపీ చేయడం ప్రారంభిస్తుంది అంతేకాక టెంప్లేట్ స్ట్రాండ్కు ఖచ్చిత కాంప్లిమెంటరీ అయిన mRNA అణువును మనకు అందిస్తుంది ఇది 5 ప్రైమ్ ఎండ్ నుండి 3 ప్రైమ్ ఎండ్ దిశలో జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర mRNA కణం సిద్ధంగా ఉంది కాకపోతే యూకారియోట్ల విషయంలో mRNA అణువు తదుపరి ప్రాసెసింగ్కు లోనవుతుంది ఎందుకంటే యూకారియోట్ల విషయంలో mRNA సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది అది న్యూక్లియస్ నుండి బయటకు వచ్చి ఒక రైబోజోమ్పైకి ఎక్కి ఆపై వంటవారిని సంప్రదించాలి కాబట్టి అది ప్రయాణం చేయాలి యూకారియోట్ల విషయంలో కొన్ని అదనపు సవరణల ద్వారా ఆ రక్షణ అందించబడుతుంది mRNA 5 ప్రైమ్ ఎండ్లో కొన్ని అదనపు న్యూక్లియోటైడ్లు జత చేయబడి ఇంకా కొన్ని ఫాస్ఫేట్లను కలిగి ఉంటుంది దీనిని 5 ప్రైమ్ క్యాప్ అంటారు అదేవిధంగా యూకారియోట్ల లలో అయితే mRNA యొక్క విస్తరణ కొన్ని అడెనీన్ లను కలిగి ఉంటుంది ఇది ఒక అడెనీన్ తోక లాంటిది దీనిని పాలీ A టైల్ అని కూడా అంటారు ఇక్కడ ఏం జరుగుతోందంటే ప్రోకార్యోట్లల కాకుండా ప్రోకార్యోట్ల లలో అయితే ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడితో ఆగిపోతుంది కానీ యూకారియోట్ల విషయంలో RNA మరింత ప్రాసెస్ చేయబడుతుంది ఎందుకంటే ఇది కేంద్రకం అంటే న్యూక్లియస్ వెలుపల ప్రయాణించి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా సైటోప్లాజంలోని రైబోజోమ్లకు చేరుకోవాలి కాబట్టి దీనికి ఒక 5 ప్రైమ్ క్యాప్ ఉండి చివరకు పాలీ A టైల్ తో మిగులుతుంది ఈ ప్రక్రియను యూకారియోట్ల విషయంలో ఇప్పటికీ mRNA అని పిలవము ఈ ప్రక్రియను RNA ప్రాసెసింగ్ అని అంటాము కొంతమంది దీనిని పోస్ట్ అని కూడా అంటారు పోస్ట్ అంటే తరువాత పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ కాబట్టి యూకారియోట్ల విషయంలో జరిగేది ఇది ఇప్పుడు మన దగ్గర రాసినది మొత్తం ఉంది సూచనల పుస్తకం అయిన DNA లో రాసిన సూచనలు అన్ని అంటే స్క్రిప్టు మొత్తం mRNA కణం లోకి కాపీ చేయబడి ఆ కణం తగిన విధంగా ప్రాసెస్ చేయబడి అసలు ట్రాన్స్లేషన్ ప్రక్రియ జరిగే రైబోజోమ్ వద్దకు చేరుకుంటుంది ఈ ట్రాన్స్లేషన్ ప్రక్రియ గురించి మనం తర్వాత వేరే వీడియో లో తెలుసుకుందాం నేను ఇక్కడ మరొక రెండు ముఖ్య విషయాలను గురించి ప్రస్తావించదలచుకున్నాను యూకారియోట్ల విషయంలో మనం గమనించినది ఏమిటంటే ఒక ప్రత్యేకమైన స్వభావం కోసం కోడ్ చేస్తున్న జన్యువు నిరంతరంగా కొనసాగదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జన్యువు కొన్ని విభాగాలుగా ఏర్పడుతుంది ఉదాహరణకు ఈ మొత్తాన్ని ఒక జన్యువు అనుకుందాం ఇప్పుడు ఈ జన్యువు లో ప్రోటీన్ కోసం కోడ్ చేసే కొన్ని విభాగాలు ఉంటాయి వీటిని ఎక్సన్స్ అని అంటారు ఇక్కడ వ్యక్తీకరణ భాగాలను 'E' గా గుర్తిద్దాం ఇవి ప్రోటీన్లుగా వ్యక్తీకరింపబడే భాగాలు కాబట్టి వీటికి ఎక్సన్స్ ఉంటాయి ఇప్పుడు దీనిని ఎక్సన్ 1 అని అనుకుందాం ఈ మధ్యలో దీనికి కోడ్ చెయ్యని ఒక ప్రాంతం ఉంటుంది ఇలా దేనికి కూడా కోడ్ చెయ్యని ప్రాంతాలను ఇంట్రాన్స్అని అంటారు ఆపై మళ్లీ తరువాత ఎక్సాన్ వస్తుంది ఇది ఎక్సాన్ 2 అని అనుకుందాం కాబట్టి కాపీ చేయబడే RNA ఏర్పడినప్పుడు 5 ప్రైమ్ క్యాప్ ఉండే RNA ఉంటుంది ఇది ఎక్సాన్ 1 ని కలిగి ఉంటుంది మరియు దాని మధ్యలో ఇంట్రాన్ ఉంటుంది ఆపై దాని తరువాత ఎక్సాన్ వస్తుంది ఇది ఎక్సాన్ 2 ఈ విధంగా 3 ప్రైమ్ ఎండ్లో పాలీ A టెయిల్ ఏర్పడుతుంది ఇప్పుడు ఇది చదవడం కుదరదు అంటే పూర్తిగా ఇది చదివితే వంటకం చెడిపోతుంది రెసిపీ ఈ ఇంట్రాన్ని కలిగి ఉండకూడదు వంట వారి దగ్గర ఇంట్రాన్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఎడిటింగ్ జరిగే ఒక ప్రక్రియ ఉంటుంది ఇది దాదాపుగా మీరు వీడియో ఫిల్మ్ను రూపొందించినట్లుగా మీరు సంతోషంగా లేని ప్రాంతాలలో దాన్ని కత్తిరించి దానివల్ల చివరి వీడియో ఖచ్చితంగా స్ఫూటంగా మరియు నిరంతరంగా కనిపించేలా ఉంటుంది అదేవిధంగా ఈ RNA ఇది ఇంకా ప్రీ RNA కత్తెర లాంటి ఒక యంత్రం ఉంటుంది ఈ కత్తెర లాంటి సాధనాన్ని స్ప్లైసియోసోమ్స్ అని అంటారు ఇప్పుడు వీటి వివరాల్లోకి వెళ్ళనవసరం లేదు కానీ ఇవి ఏం చేస్తాయి అంటే ఎక్సాన్ని మరియు ఇంట్రాన్ని దగ్గరగా తీసుకువచ్చి ఒక మడత లాగా చుట్టి వాటిని కత్తిరిస్తాయి ఇలా కత్తిరించిన తరువాత ఇంట్రాన్ని బయటకు తీసివేస్తే ఒక నిరంతర mRNA ఎక్సాన్ 1 ఎక్సాన్ 2 5 ప్రైమ్ క్యాప్ మరియు ఒక 3ప్రైమ్ పాలీ A టెయిల్ తో పాటుగా వస్తుంది కాబట్టి యూకారియోట్ లలో జరిగేది ఇది ఇది కొంచెం వివరంగా చెప్పవలసిన విషయం ఎందుకంటే నేను మీకు ముందు చెప్పినట్టు ప్రొకార్యోట్ల కంటే యూకారియోట్ల విషయంలో DNA కొంచెం క్లిష్టంగా ఉంటుంది దానిలో కొంత భాగం ఉదాహరణలలో ఒకటి సమాచారం యొక్క ప్రాసెసింగ్ కోసం చేసే ఈ ప్రక్రియ చాలా అవసరమైనది ఇప్పుడు మళ్లీ మనం సెంట్రల్ డాగ్మా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సెంట్రల్ డాగ్మా ప్రధాన ఇతివృత్తం దీనికి మినహాయింపులు ఉన్నాయి కానీ సరళత కోసం సమాచారం DNA నుండి RNAకి ప్రవహిస్తుంది దీనిని మనం అనులేఖనం అంటే ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తాము ఆ తర్వాత RNA నుండి ప్రొటీన్లోకి ప్రవేశించడాన్ని మనం ట్రాన్స్లేషన్ అని అంటాము DNA తనను తాను తిరిగి నకలు చేసుకుంటున్నప్పుడు దాన్ని మనం రెప్లికేషన్ అని అంటాము ఇప్పుడు ఈ ప్రక్రియలలోని తేడాలను పోల్చి చూస్తే ఒక ప్రొకార్యోటిక్ కణాన్ని తీసుకుందాం కాబట్టి ఇప్పుడు ఇది ప్రొకార్యోటిక్ కణం మరియు ఇది యూకారియోటిక్ కణం ప్రొకార్యోటిక్ కణంలో న్యూక్లియస్ అని పిలవబడేది ఏమీ లేదు DNA సైటోప్లాజంలో వదులుగా ఉంటుంది DNA mRNA లోకి కాపీ చేయబడుతుంది కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ సైటోప్లాజంలోనే జరుగుతుంది మరియు తర్వాత mRNA చదవబడుతుంది ఇంకా ప్రోటీన్ల ఏర్పాటుకు ఉపయోగించబడుతుంది సైటోప్లాజంలో కూడా ట్రాన్స్లేషన్ జరుగుతుంది కాబట్టి ఇది సైటోప్లాజంలో లాగా ఉంటుంది కానీ యూకారియోట్ల విషయంలో మీకు న్యూక్లియస్ ఉంటుంది అంతేకాక న్యూక్లియర్ పోర్ అని పిలిచే ఈ ఓపెనింగ్లను కలిగి ఉంటుంది DNA కేంద్రకంలో ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ mRNA యొక్క నిర్మాణం mRNA ప్రాసెసింగ్ 5 ప్రైమ్ క్యాపింగ్ 3 ప్రైమ్ పాలీ A టెయిల్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ సవరణలు అన్నీకూడా న్యూక్లియస్లో జరుగుతాయి ఆ తర్వాత ఒకసారి mRNA సిద్ధమైన వెంటనే అది న్యూక్లియస్ నుండి సైటోప్లాజంలోకి వస్తుంది సైటోప్లాజంలో స్వతంత్రంగా ఉండే రైబోజోమ్లు ఉంటాయి వీటికి mRNA వెళ్లి అతుక్కుని ట్రాన్స్లేషన్ ప్రక్రియ జరుగుతుంది లేదా అది వెళ్లి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పై కూర్చుని ఉన్న రైబోజోమ్లపై కూర్చుంటుంది దీనివల్ల కాబట్టి సైటోప్లాజంలో లేదా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్లో ఈ 2 ప్రాంతాలలో దేనిలోనైనా ప్రోటీన్ సంశ్లేషణ జరగవచ్చు కాబట్టి ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్నది ఏమిటంటే RNA పాలిమరేస్ కట్టుబడి ఉండే ప్రమోటర్ వద్ద ప్రారంభమయ్యే ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ ద్వారా RNA పాలిమరేస్ DNA యొక్క తంతువులను వేరుచేసి వాటిలో ఒకదాన్ని టెంప్లేట్గా ఉపయోగించి 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో రిబోన్యూక్లియోటైడ్లను పాలిమరైజ్ చేయడం ప్రారంభించి RNA అణువు ఏర్పడటానికి దారితీస్తుంది అందువల్ల ట్రాన్స్క్రిప్షన్లో DNAలో భద్రపరచబడిన ఏ సూచన అయినా సింగిల్ స్ట్రాండ్ mRNA అణువులోకి కాపీ చేయబడుతుంది ఆపై యూకారియోట్ల విషయంలో ఈ mRNA మరింత ప్రాసెస్ చేయబడుతుంది ఎందుకంటే ఇది పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ సవరణ ప్రక్రియ ద్వారా న్యూక్లియస్ నుండి బయటకు వెళ్లాలి సెంట్రల్ డాగ్మాలో ట్రాన్స్క్రిప్షన్ అనే మొదటి దశను అర్థం చేసుకోవడంలో ఇది మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను తరువాత వీడియోలో మనం ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడుకుందాము ధన్యవాదాలు